కాబట్టి ఇప్పటివరకు మనం సూపర్ పొజిషన్ సిద్ధాంతం చూశాము ఈ అధ్యాయంలో మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుసుకుందాము వాస్తవానికి ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సర్క్యూట్ విశ్లేషణను సులభతరం చేస్తుంది మరియు దీనిని ఉపయోగించి కొన్ని సర్క్యూట్ల యొక్క శాఖల కరెంట్ లేదా వోల్టేజ్ని లేదా మరేదైనా కనుక్కొని సులువుగా పరిష్కరించవచ్చు కాబట్టి ఈ విషయాలు అన్నీ చాలా సులభం కానీ మనం దీనిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇది వాస్తవానికి ఈక్వివలెన్స్ అనే భావన మరియు ఈక్వివలెంట్ సర్క్యూట్ అనే సర్క్యూట్లో v i లక్షణాలు వాస్తవ సర్క్యూట్కి సమానంగా ఉంటాయి ఉదాహరణకు నేను ఇక్కడ ఒక ఉదాహరణను పరిష్కరించాను సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ని పరిగణించండి ఇక్కడ చూపించే ఈ 4 20 చిత్రంలోని సర్క్యూట్ని పరిశీలిస్తే ఇక్కడ ఉన్నది వోల్టేజ్ మూలం v మరియు ఇది ఒక నిరోధకం R ఇక్కడ ఉన్నది వోల్టేజ్ మూలం v కాబట్టి ఇది వాస్తవానికి ఒక బై లేటరల్ అంటే ఈ వోల్టేజ్ మూలం ఉన్న సర్క్యూట్ని మనం నిరోధకంతో సమాంతరంగా ఉన్న విద్యుత్ మూలం లేదా పరస్పరం మార్చుకోవచ్చు ఇక్కడ టర్మినల్ 1 మరియు 2 గుర్తించబడ్డాయి మరియు ఈ సర్క్యూట్ ఇక్కడ ఉన్న మరో టర్మినల్ 1 మరియు 2కి ఈక్వివలెన్స్లో ఉంటుంది ఇక్కడ టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉన్న v i లక్షణం రెండు సర్క్యూట్లలో సమానంగా ఉండాలి ఇప్పుడు ఈ సర్క్యూట్ నుండి ఆ సర్క్యూట్కి మార్పు ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు మరియు ఈ v i లక్షణం ఏమిటి మరియు ఈ కరెంట్ i విలువ ఎంత అని నేను క్రింద వ్రాశాను కానీ ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో తెలుసుకుందాము ఒక ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ని తీసుకుంటే ముందుగా నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు నేను ఒక నిరోధకం RLని ఇక్కడ అనుసంధానం చేస్తాను RL అంటే లోడ్ నిరోధకం ఇక్కడ ప్రవహించే కరెంట్ iL అనుకుందాము అంటే ఈ R మరియు RL రెండు సిరీస్లో ఉన్నాయి కనుక రెండింటిలో ఒకే iL ప్రవహిస్తుంది కాబట్టి మనం iL యొక్క సమీకరణం వ్రాస్తే మనకు iL v RRL ఒకవేళ సర్క్యూట్లో నిరోధకం RL అనుసంధానం చేస్తే ఇది నిరోధకం RL ద్వారా ప్రవహించే కరెంట్ ఇప్పుడు మనం రెండవ సర్క్యూట్ని చూద్దామురెండు సర్క్యూట్లు టర్మినల్1 మరియు 2 v i లక్షణం సమానం కనుక ఈ రెండు సర్క్యూట్లు ఒకదానికి ఒకటి సరిసమానంగా ఉంటాయి ఇప్పుడు ఈ రెండవ సర్క్యూట్కి కూడా మనం అదే లోడ్ నిరోధకం RL ని అనుసంధానం చేయాలి కనుక ఇది కూడా RL మరియు దీని నుండి ప్రవహించే కరెంట్ iL రెండు సర్క్యూట్లలో ప్రవహించేది ఒకే కరెంట్ iL మరియు ఇక్కడ ఉన్నది ఒక స్వతంత్ర కరెంట్ మూలం ఈ ఉదాహరణలో మనం ఒక స్వతంత్ర వోల్టేజ్ మూలం మరియు స్వతంత్ర కరెంట్ మూలాన్ని తీసుకున్నాము ఇప్పుడు మనం ఈ కరెంట్ మూలం ఉన్న సర్క్యూట్లో RL నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ iL విలువను విద్యుత్ విభజన పద్ధతిని ఉపయోగించి R RRL i అని వ్రాయవచ్చు ఇది మన కరెంట్ మూలం I మరియు ఇది మన కరెంట్ iL ఇవి రెండు ఈక్వివలెంట్ సర్క్యూట్లుకనుక ఈ iL కరెంట్ విలువ సమానంగా ఉండాలి మొదటి సర్క్యూట్లో కరెంట్ v RRL మరియు విద్యుత్ విభజన పద్ధతిని ఉపయోగించి కనుక్కున కరెంట్ విలువ R RRL i ఇవి రెండు సమానం అయితే ఈ రెండు సర్క్యూట్ల కరెంట్ సమానం అయితే నేను దీనిని ఇక్కడ క్రింద వ్రాస్తున్నాను v RRL విలువ R RRL i కి సమానం కాబట్టి RRL రెండింటిలో ఉన్నందున ఇది రద్దుచేయబడుతుంది ఫలితంగా మనకు v iR లభిస్తుంది అంటే కరెంట్ i విలువ వాస్తవానికి vR కి సమానం దీని అర్థం ఏమిటంటే వోల్టేజ్ డ్రాప్ iL RL మరియు ఈ సర్క్యూట్లో కూడా iL RL ఇవి రెండు సమానం కనుక వోల్టేజ్ మూలం ఉన్న సర్క్యూట్ కరెంట్ మూలం ఉన్న సర్క్యూట్కి సమానం ఇది భావన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకు ఒక వోల్టేజ్ మూలంతో సిరీస్లో ఉన్న సర్క్యూట్ని మనం కరెంట్ మూలం తో ఉన్న సర్క్యూట్గా మార్చవచ్చు మరియు అదే విధంగా మనకు ఒక కరెంట్ మూలం నిరోధకం సమాంతర సంధానంలో ఉన్న సర్క్యూట్ ఉంటే ఇది బైలేటరల్ కనుక ఈ కరెంట్ మూలంతో సమాంతరంగా ఉన్న నిరోధకం v iR పాటిస్తుంది కనుక వోల్టేజ్ మూలం సిరీస్గా ఉన్న సర్క్యూట్గా మార్చవచ్చు ఇవ్వన్ని నేను మీకు అర్థం అవ్వడం కోసం క్రింద వ్రాసాను ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వోల్టేజ్ మూలం ఉన్న సర్క్యూట్లో ధృవాలను కనుక్కోవాలి కాబట్టి కరెంట్ బయటికి ప్రవహిస్తోంది ఈ కరెంట్ మూలం ఉన్న సర్క్యూట్లో కూడా కరెంట్ బయటికి ప్రవహిస్తోంది కాబట్టి మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగిస్తే v మరియు R సిరీస్లో ఉంటే అది ఈ కరెంట్ మూలం ఉన్న కరెంట్ vR కి సమానం ఈ కరెంట్ మూలంతో నిరోధకం సమాంతర సంధానంలో ఉన్న సర్క్యూట్ని మార్చవచ్చు ఈ కరెంట్ మూలాన్ని వోల్టేజ్ మూలంగా మార్చవచ్చు అప్పుడు వోల్టేజ్ v విలువ iRకి సమానం మరియు ఈ సర్క్యూట్లను పరస్పరం మార్చవచ్చు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం కాబట్టి ఈ విధంగా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము మరియు ఇక్కడ గుర్తించాల్సిన మరొక విషయం పొలారిటీ ఉంటే రెండు సర్క్యూట్లలో కరెంట్ పైకి ప్రవహిస్తోంది ఇప్పుడు ఈ వోల్టేజ్ మూలం యొక్క పొలారిటీని మారిస్తే ఇక్కడ - అయితే ఇది అవుతుంది అప్పుడు కరెంట్ మూలం యొక్క దిశ క్రిందికి ఉంటుంది కాబట్టి కరెంట్ మూలంలో బాణం గుర్తు అన్నది పొలారిటీ ఉన్న దగ్గర వస్తుంది కాబట్టి కరెంట్ ప్రవహించే దిశ క్రిందికి ఉంటుంది మిగిలినవి అలానే ఉంటాయి అంటే నిరోధకం విలువ రెండు సర్క్యూట్లలో ఒకటే ఉంటుంది కనుక మనం కేవలం పొలారిటీని పరిశీలించాలి ఒకవేళ పొలారిటీ అయితే పాజిటివ్ ఉన్న దిశలో బాణం గుర్తు ఉండాలి అంటే కరెంట్ పైకి ప్రవహిస్తుంది మరియు ఇది వ్యతిరేక దిశలో అయితే కరెంట్ కూడా వ్యతిరేక దిశలో క్రిందికి ప్రవహిస్తుంది మిగిలినవి అలాగే ఉంటాయి కాబట్టి ఇది ఆధారిత మూలాలకు కూడా వర్తిస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అన్నీ విషయాలు మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ ఇక్కడ వ్రాసాను మరియు నేను నీలం సీరా తో వ్రాసి మీకు ఇప్పుడు వివరించింది అంతా ఇక్కడ వ్రాసి ఉంది ఇక్కడ iL సమీకరణం ఉంది దీనిని సర్క్యూట్లో ఎలా కనుక్కోవాలో నేను వివరించాను ఇక్కడ సర్క్యూట్ చిత్రం లేదు కానీ నేను వివరించేటప్పుడు గీశాను మరియు ఇవి అన్నీ నేను వివరించినవే దశల వారీగా నేను ఎలా వివరించానో అది మొత్తం ఇక్కడ వ్రాసి ఉంది ఇక్కడ నేను ఈ రెండు సర్క్యూట్లు ఏ విధంగా i vR లేదా v iR అనే విద్యుత్ సమానత్వం ఇక్కడ వివరించాను ఇప్పుడు ఇక్కడ వ్రాసిన దాని అర్థం నేను పొలారిటీ గురించి వివరించాను వోల్టేజ్ v యొక్క పొలారిటీకి వ్యతిరేకంగా ఉంటే కరెంట్ ప్రవహించే దిశ కూడా సమానంగా ఉండడం కోసం వ్యతిరేకంగా ఉండాలి ఇది నేను మీకు చెప్పాను దానినే ఇక్కడ కూడా గీతగీసి చెప్పాను నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధారిత మూలాలకు వర్తింపచేయాలి ఉదాహరణకు మనం తరువాత ఆధారిత వోల్టేజ్ మూలం లేదా ఆధారిత కరెంట్ మూలాలను కలిగిన వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తాము కాబట్టి ఇది మన వోల్టేజ్ అనుకుంటే క్షమించండి ఇక్కడ ఉన్నది మన వోల్టేజ్ మూలం అనుకుంటే ఇది ఒక ఆధారిత వోల్టేజ్ మూలం మంరియు ఇది ఒక బైలేటరల్ ఇది ఒక ఆధారిత కరెంట్ మూలం కూడా అని మీరు తరువాత చూస్తారు కాబట్టి నేను మీకు వివరించినట్టుగా ఆధారిత వోల్టేజ్ మూలం ఉన్న సర్క్యూట్ని ఆధారిత కరెంట్ మూలం సర్క్యూట్గా మార్చవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము 4 12 చిత్రంలోని సర్క్యూట్ యొక్క v0 విలువను సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సిద్దాంతం అనుసరించి కనుక్కోవాలి కాబట్టి ఈ సర్క్యూట్లో v0 విలువ తెలుసుకోవాలి ఇక్కడ ఒక స్వతంత్ర కరెంట్ మూలం ఉంది దీని విలువ 4 ఆంపియర్లు మరియు ఒక స్వతంత్ర వోల్టేజ్ మూలం ఉంది దీని విలువ 12 వోల్ట్లు కాబట్టి ఈ సర్క్యూట్లో ఇక్కడ కరెంట్ ఇలా పైకి ప్రవహిస్తోంది మరియు దీనిని మార్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్న ఈ భాగం దీనిని మార్చినప్పుడు ఈ కరెంట్ మూలం మరియు ఒక నిరోధకం సమాంతరంగా ఉంటుంది దానిని మార్చడానికి ప్రయత్నిస్తే వోల్టేజ్ మూలంతో నిరోధకం సిరీస్లో ఉండేలా మార్చాలి ఈ 3 Ω నిరోధకంవోల్టేజ్ మూలంతో సిరీస్లో ఉంటుంది అప్పుడు మొత్తం వోల్టేజ్ విలువ 4 3 అనగా 12 వోల్ట్లు కాబట్టి ఈ కరెంట్ మూలాన్ని వోల్టేజ్ మూలంగా మార్చడానికి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగిస్తే ఫలితంగా వచ్చిన వోల్టేజ్ విలువ 12 వోల్ట్లు అవుతుంది కానీ ఇక్కడ ఇది క్రిందికి ఉంది నేను దీనిని ఇక్కడ గీస్తాను ఇది మన - మరియు ఇది అవుతుంది దీని విలువ 12 వోల్ట్లు మరియు ఈ నిరోధకం విలువ Ω లో ఉంది ఇది 3 Ω మరియు ఇది కూడా 3Ω కనుక ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి మనం తరువాత చూస్తాము కాబట్టి అదేవిధంగా మనకు ఒక 3 Ω మరియు 12 వోల్ట్లు ఉంటాయి ఇప్పుడు మనం దీనిని మార్చాలి అనుకుంటే ఉదాహరణకు ఈ భాగం మార్చాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ వోల్టేజ్ మూలంతో ఉన్న భాగం కరెంట్ మూలం మరియు నిరోధకం ఉండే భాగంగా మార్చాలి అనుంకుంటే ఈ 3 Ω సమాంతర సంధానంలో ఉంటుంది కనుక i విలువ 123 అంటే 4 ఆంపియర్లు వస్తుంది ఇప్పుడు దీనికి మీరు సర్క్యూట్ చిత్రం వేస్తే కనుక ఈ కరెంట్ మూలం విలువ 4 ఆంపియర్ల్లు మరియు ఈ 3 Ω నిరోధకం దానికి సమాంతరంగా ఉంటుంది మరియు ఇక్కడ వచ్చే కరెంట్ మూలం యొక్క బాణం గుర్తు పైకి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు గుర్తు ఉంది మరియు దీని విలువ 4 ఆంపియర్లు కాబట్టి ఈ విధంగా మార్చినప్పుడు సర్క్యూట్ యొక్క ఆకృతి కూడా మారుతుంది నేను దీనిని శుభ్రపరుస్తాను ఇదంతా క్రింద వ్రాసి ఉంది కానీ నేను మీకు అర్థం అవ్వడం కోసం వివరిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ఈ భాగం మనం చెప్పుకున్నట్టుగా 12 వోల్ట్లకు మార్చాము దీని విలువ 12 వోల్ట్లు మరియు నేను పొలారిటీ గురించి కూడా చెప్పాను కరెంట్ మూలం క్రింద దిశలో ఉంది మరియు ఇది 3 Ω మరియు ఇక్కడ మరొక 3 Ω కూడా సిరీస్లో ఉంది మరియు ఇక్కడ పొలారిటీ బాణం గుర్తు పైకి ఉండడం వల్ల ఉంటుంది ఇది 4 Ω కనుక ఈ వైపు భాగాన్ని మనం కుడి చేతి భాగంలా మార్చవచ్చు కాబట్టి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సిద్దాంతం ఉపయోగించి ఇప్పుడు మనం v0 వోల్టేజ్ విలువను కనుక్కోవాలి ఇక్కడ ఈ 3 మరియు మరో 3 Ω సిరీస్లో ఉన్నాయి కనుక 33 అంటే ఫలితంగా వచ్చే నిరోధకం 6 Ω అవుతుంది కాబట్టి ఇక్కడ చూపించిన ఈ భాగంలోని సర్క్యూట్లో ఒక 12 వోల్ట్ల వోల్టేజ్ మూలం మరియు ఈ 6 Ω నిరోధకం సిరీస్లో ఉంటాయి ఈ భాగాన్ని కరెంట్ మూలంతో 6 Ω నిరోధకం సమాంతరంగా ఉండే సర్క్యూట్గా మార్చవచ్చు ఇలా చేస్తే కరెంట్ మూలం యొక్క కరెంట్ i విలువ 126 అంటే 2 ఆంపియర్లు ఈ 2 ఆంపియర్లు అంటే ఈ భాగం యొక్క అర్ధం ఒక్క క్షణం ఆగండి నేను దీనిని శుభ్రపరుస్తాను అప్పుడు ఈ వోల్టేజ్ మూలం ఉన్న భాగం కరెంట్ మూలం ఉన్న భాగంలా మార్చవచ్చు ఇక్కడ గుర్తు క్రిందికి ఉంది కనుక ఇది 2 ఆంపియర్లు మరియు ఇక్కడ 33 అంటే 6 Ω కాబట్టి ఈ 6Ωల నిరోధకం సమాంతరంగా ఉంటుంది ఆ తరువాత సర్క్యూట్లో ఉన్న మూలకాలు అన్నీ అదే విధంగా అనుసంధానం చేసుకోవాలి మరియు ఈ 4 ఆంపియర్లు ఉన్న కరెంట్ మూలం కూడా ఉంది కనుక మార్చిన ఈ సర్క్యూట్లో రెండు కరెంట్ మూలాలు ఉన్నాయి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మనం తరువాత దశను చూద్దాము నేను దీనిని కొంచెం పైకి జరుపుతాను కాబట్టి ఈ 2 ఆంపియర్లు కరెంట్ క్రిందికి ఉంది మరియు ఈ 4 ఆంపియర్ల కరెంట్ మూలం పైకి ఉంది కాబట్టి మధ్యలో ఉన్న 3 నిరోధకాలు 6Ω 8Ω మరియు ఈ 3 Ω అన్నీ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఉమ్మడి నోడ్ ఇక్కడ ఎటువంటి విద్యుత్ మూలకాలు అంటే మూలాలు లేవు కనుక ఇది ఉమ్మడి నోడ్ 6Ω మరియు 3Ω సమాంతరంగా ఉన్నాయి మనం v0 విలువను కనుక్కోవాలి మనం 8Ωల నిరోధాన్ని తీసివేయలేము కానీ 6 మరియు 3 అంటే 683Ωల నిరోధకాలు సమాంతరంగా ఉన్నాయి ఇప్పుడు మనం 6Ω మరియు 3Ω ఫలితంగా వచ్చే నిరోధకం కనుక్కోవాలి ఇది 63 63 కనుక 2Ω అవుతుంది కాబట్టి ఇక్కడ 2Ω ఈ భాగంతో సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఈ 8Ω మరియు 2 ఆంపియర్ మరియు ఈ 4 ఆంపియర్లు సర్క్యూట్లో ఉంటాయి దీనిని సరళీకృతం చేయాలి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ని పరిశీలిస్తే ఇక్కడ 4 ఆంపియర్లు పైకి ఉంది మరియు 12 ఆంపియర్లు 2 ఆంపియర్లు క్రిందికి ఉన్నాయి మరియు ఇక్కడ ఉన్నది ఉమ్మడి నోడ్ కనుక అన్నీ మూలకాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి 4 ఆంపియర్లు పైకి మరియు 2 ఆంపియర్లు క్రిందికి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఫలితంగా 2 ఆంపియర్లు పైకి ప్రవహిస్తాయి అంటే 4 2 ఆంపియర్ కనుక 2 ఆంపియార్లు ఇది పైకి ప్రవహిస్తుంది ఎందుకంటే 4 పైకి మరియు 2 క్రింది ఉంది కనుక ఈక్వివలెంట్ 4 2 అనగా 2 ఆంపియర్లు ఇవి అన్నీ సమాంతరంగా ఉన్నాయి కనుక వీటిని సులువుగా పరిష్కరించవచ్చు కనుక మనకు 2 ఆంపియర్లు మరియు ఇది 8 Ω మరియు ఇది 2Ω ఇప్పుడు మనం విద్యుత్ విభజన పద్దతిని ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు మనం విద్యుత్ విభజన వర్తింప చేయాలి ఇక్కడ ఒక 2 ఆంపియర్ల కరెంట్ మూలం ఉంది మరియు మనం కరెంట్ i విలువను కనుక్కోవాలి విద్యుత్ విభజన పద్ధతి ఉపయోగించి i విలువను కనుక్కోవాలి i అనేది 8Ω నిరోధకం నుండి ప్రవహిస్తోంది I 228 2 అంటే వాస్తవానికి ఇది 0 4 ఆంపియర్లు అవుతుంది కాబట్టి v0 విలువ 8 i ఎందుకంటే v0 వద్ద 8Ωల నిరోధకం నుండి i ప్రవహిస్తోంది కాబట్టి 8i 8 0 4 3 2 వోల్ట్లు అనేది సమాధానం కాబట్టి ఈ విధంగా మనం సమస్యను పరిష్కరించాలి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ నేను ఎలా పరిష్కరించాలో వివరించాను ఇక్కడ వ్రాసిన దానిని పరిశీలించండి అన్నీ సమీకరణాలు నేను వ్రాసాను మీరు దీనిని చూడండి నేను మెల్లగా క్రిందికి జరుపుతాను కాబట్టి ఇది నేను వివరించాను v0 విలువ 3 2 వోల్ట్లు ఇది ఎలా వచ్చిందో మొత్తం పరిష్కారం ఇక్కడ వ్రాసాను కాబట్టి మీరు సులువుగా ఈ విషయాలను అర్థం చేసుకోగలరు మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు నేను వివరించినది అర్ధం అవుతుంది కాబట్టి ఇప్పుడు మరో సమస్యని చూద్దాము అధ్యాయం 4 కనుక 4 14 చిత్రం 4 14లోని సర్క్యూట్ యొక్క ix విలువను కనుక్కోవాలి కాబట్టి ఇది ఆధారిత మూలం అంటే ఒక ఆధారిత వోల్టేజ్ మూలం ఉంది దీని విలువ 2ix మరియు ఇక్కడ ఒక 4 ఆంపియర్ల స్వతంత్ర కరెంట్ మూలం ఉంది ఇప్పుడు మనం ఈ మధ్య శాఖ అంటే 10Ω నిరోధకం నుండి ప్రవహిస్తున్న ix విలువను కనుక్కోవాలి ఇప్పుడు ఉన్న ఈ ఆధారిత వోల్టేజ్ మూలం మరియు ఈ 5 Ω మరియు 4 ఆంపియర్ల కరెంట్ మూలం అంటే 5 Ω మరియు రెండు పక్కల ఉన్నవి సిరీస్లోలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు దీనిని కరెంట్ మూలంగా మార్చాలి అంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పద్దతిని వర్తింపజేయాలి ఉదాహరణకు ఈ ఆధారిత వోల్టేజ్ మూలాన్ని తీసుకుంటే దీని విలువ 2 ix మరియు దీని పొలారిటీ గుర్తు క్రిందికి ఉంది ఇక్కడ v విలువ 2 ix అయితే ఇప్పుడు మనం దీనిని ఆధారిత కరెంట్ మూలంగా మార్చితే కరెంట్ i విలువ కోసం vను 5తో విభజించాలి ఎందుకంటే ఇక్కడ 5 Ω ఉంది మరియు v విలువ 2 ix కనుక i 2 ix 5 0 4 ix కాబట్టి ఆధారిత వోల్టేజ్ మూలాన్ని ఆధారిత కరెంట్ మూలంగా మార్చాము దీని విలువ 0 4 ix ఇప్పుడునేను దీని సర్క్యూట్ని గీసి చూపిస్తాను ఇక్కడ గుర్తు ఉంది కనుక బాణం గుర్తు అదే దిశలో క్రిందికి ఉంటుంది దీని విలువ 0 4 ix మరియు ఇక్కడ ఉన్న ఈ 5 Ω నిరోధకం సమాంతరంగా ఉంటుంది మిగిలిన సర్క్యూట్ మూలకాలను అలానే అనుసంధానం చేయండి కాబట్టి ఈ విధంగా మనం సర్క్యూట్ని మార్చాము ఆధారిత లేదా స్వంతంత్ర మూలం ఏదైనా అదే సిద్ధాంతం ఉపయోగించాలి కాబట్టి మనం ఈక్వివలెంట్ సర్క్యూట్నిచూస్తే ఈ విధంగా ఉంటుంది ఇందులో కరెంట్ మూలం యొక్క బాణం గుర్తు క్రిందికి ప్రవహించే దిశలో ఉంటుంది ఈ కరెంట్ మూలం యొక్క పొలారిటీ క్రిందికి ప్రవహించే దిశలో ఉంటుంది మరియు ఈ కరెంట్ మూలం యొక్క విలువ 0 4 ix మరియు ఈ 10 Ωల నిరోధకం నుండి ప్రవహించే కరెంట్ విలువ ixను కనుక్కోవాలి ఇక్కడ 10 Ω మరియు 5 Ω సమాంతరంగా ఉన్నాయి కనుక మనం విద్యుత్ విభజన పద్ధతిని ఉపయోగించాలి మరియు ఇది 4 ఆంపియర్లు ఇప్పుడు మనం విద్యుత్ విభజన పద్దతిని ఉపయోగిస్తే ఇందాక చూపిన సర్క్యూట్ని పరిశీలిస్తే మనకు ix విలువ 5510 4 0 4ix అవుతుంది ఇది ఎలా వచ్చిందో చూద్దాము మన సర్క్యూట్లో 4 ఆంపియర్లు పైకి మరియు 0 4ix క్రిందికి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఫలితంగా మనకు వచ్చే విలువ నేను ఇక్కడ వ్రాస్తున్నాను దీని విలువ వాస్తవానికి 4 0 4ix ఈ 4 0 4ix కరెంట్ యొక్క దిశ పైకి ఉంటుంది సర్క్యూట్లో ఈ కరెంట్ ని గుర్తిస్తే దీని దిశ ఇలా పైకి ఉంటుంది మరియు ఈ కరెంట్ 10 Ω మరియు 5 Ω మధ్య విభజించబడింది అందుకే దీనికి విద్యుత్ విభజన పద్దతి ఉపయోగిస్తే ix విలువ 5 10 5 4 0 4ix కాబట్టి వాస్తవానికి ix 134 0 4ix ఎందుకంటే 515 13 కనుక మనం ix విలువని కనుక్కోవచ్చు కాబట్టి ఈ విధంగా మనం అంతర్ దృష్టితో సర్క్యూట్ని పరిష్కరించాలి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మన సమీకరణం పరిష్కరిస్తే ix కరెంట్ విలువ 1 176 ఆంపియర్లు వస్తుంది ఈ సమస్యను మనం సులభంగా పరిష్కరించవచ్చు కేవలం మనకి ఏ మూలం మారిస్తే సమస్య పరిష్కరించడం సులువు అవుతోందో తెలియాలి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాము 16 చిత్రంలోని సర్క్యూట్ యొక్క 4Ω లోడ్ నిరోధకం నుండి ప్రవహించే కరెంట్ విలువను సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించి కనుక్కోవాలి కాబట్టి ఈ సర్క్యూట్లోని 4 Ω నిరోధకం నుండి ప్రవహించే కరెంట్ విలువ కనుక్కోవాలి ఇక్కడ ఉన్న ఈ రెండు 4 Ω నిరోధకాలు సిరీస్లో ఉన్నాయి కనుక సమర్ధవంతమైన విలువ 8Ω మీరు చివర ఉన్న ఈ 4 Ω నిరోధకాన్ని తీయకూడదు ఎందుకంటే మనం ఈ 4 Ω లోడ్ నిరోధకం నుండి ప్రవహించే కరెంట్ని తెలుసుకోవాలి సర్క్యూట్కి ఎడమ వైపు చూస్తే మనకు 12 వోల్ట్ల వోల్టేజ్ మూలం ఉంది దీని పొలారిటీ ఇది అయితే ఇది 6 Ω అవుతుంది కాబట్టి దీనిని మనం కరెంట్ మూలంగా మార్చాలి అనుకుంటే కేవలం ఇక్కడ గుర్తించిన వోల్టేజ్ మూలంతో నిరోధకం ఉన్న భాగం కరెంట్ మూలంగా మారిస్తే 6Ω నిరోధకం సమాంతరంగా ఉంటుంది కాబట్టి కరెంట్ i విలువ 126 అంటే 2 ఆంపియర్లు మరియు ఈ స్వతంత్ర కరెంట్ మూలం యొక్క దిశ చూపించే బాణం గుర్తు పైకి ఉంటుంది ఇప్పుడు మన 6 Ωల నిరోధకం ఇక్కడ ఉన్న12 Ωల నిరోధకంతో సమాంతరంగా ఉంటుంది కాబట్టి మనం వోల్టేజ్ మూలం ఉన్న భాగాన్ని కరెంట్ మూలంగా మారిస్తే ఈ 6 Ω నిరోధకం దానికి సమాంతరంగా ఉంది అని అనుకుంటే సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన సర్క్యూట్ని పరిశీలిస్తే ఇక్కడ ఒక 2 ఆంపియర్ల స్వతంత్ర కరెంట్ మూలం మరియు 6 Ω మరియు ఇది 12 Ωల నిరోధకం ఉంటుంది ఇది 12 Ω మరియు ఇది 4 Ω ఇంకొక 4 Ω మరియు లోడ్ నిరోధకం 4 Ω ఇప్పుడు 6Ω మరియు 12 Ω సమాంతరంగా ఉన్నాయి కనుక వీటి సమర్ధవంతమైన విలువ 612612 అంటే 72ను 8తో భాగిస్తే 4 Ω వస్తుంది కనుక ఈ 4 Ω అనేది ఈక్వివాలెంట్ నిరోధకం మరియు 4 ఆంపియర్లు 2 ఆంపియర్ల కరెంట్ మూలాలు మరియు రెండు 4 Ω నిరోధాలు మరియు RL సర్క్యూట్లో అలానే ఉంటాయి నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు మన సర్క్యూట్ని పరిష్కరించడానికి ఏం చేయాలి ఈ కరెంట్ మూలం మరియు దానికి సమాంతరంగా ఉన్న 4 Ω నిరోధకాన్ని మనం వోల్టేజ్ మూలంగా మార్చితే అప్పుడు ఈ 4 Ω దానికి సిరీస్లో ఉంటుంది కాబట్టి వోల్టేజ్ మూలం యొక్క విలువ iR కనుక 2 ఆంపియర్ మరియు 4 Ω అంటే 8 వోల్ట్లు అవుతుంది కనుక ఇది 8 వోల్ట్లు మరియు ఈ 4 Ω నిరోధకం దానికి సిరీస్లో ఉంటుంది మరియు దీనికి ఇంకో 4 Ω నిరోధకం కూడా సిరీస్లో ఉంది మరియు ఇది 4 ఆంపియర్లు నుంచి ఉన్న సర్క్యూట్ అదే విధంగా ఉంటుంది కాబట్టి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ తరువాత సిరీస్లో ఉండడం వల్ల ఈ రెండు కలిసి 44 అంటే 8 Ω అవుతుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ మీరు సర్క్యూట్ని చూస్తే ఈ 4 Ω మరియు ఇక్కడ 4 Ω సిరీస్లోలో ఉండడం వల్ల 44 మొత్తం 8 Ω అవుతుంది మరియు 8 వోల్ట్ల వోల్టేజ్ మూలం ఉంది కాబట్టి దీనిని కరెంట్ మూలంగా మార్పు చేస్తే కరెంట్ i విలువ 88 అంటే 1 ఆంపియర్ కనుక ఇది 1 ఆంపియర్ విలువ గల కరెంట్ మూలం మరియు ఇది గుర్తు ఉన్న దిశలో పైకి ప్రవహిస్తుంది కాబట్టి ఈ 8 Ωల నిరోధకం కరెంట్ మూలంతో సమాంతరంగా ఉంది మరియు ఈ 4 ఆంపియర్ల కరెంట్ మూలంతో పాటు ఉన్న 4 Ω సర్క్యూట్లో అలానే ఉంటాయి దీని అర్దం మీరు ఈ సర్క్యూట్ని పరిశీలిస్తే ఇక్కడ 4 ఆంపియర్లు పైకి మరియు 1 ఆంపియర్ కూడా పైకి ప్రవహిస్తోంది మరియు ఈ 4 Ω మరియు ఈ 4 Ω సిరీస్లో ఉన్నాయి కనుక 8 Ω కానీ ఇవి అన్నీ సమాంతరంగా ఉన్నాయి ఇక్కడ మీరు పరిశీలిస్తే ఈ 1 ఆంపియర్ 8 Ω 4 ఆంపియర్లు మరియు ఈ 44 అంటే 8 Ω ఇవి అన్నీ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగింటిని మనం పరిష్కరిస్తే మనకు ఇక్కడ 4 ఆంపియర్లు మరియు 1 ఆంపియర్ రెండు కరెంట్ మూలాలు పైకి ప్రవహిస్తున్నాయి ఫలితంగా మనకు ఒక 41 అంటే 5 ఆంపియర్ల కరెంట్ మూలం పైకి ప్రవహిస్తోంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ 5 ఆంపియర్ల కరెంట్ మూలం ఉంది ఎందుకంటే 4 ఆంపియర్లు మరియు 1 ఆంపియర్ కరెంట్ మూలాలను కలిపితే 41 5 ఆంపియర్ల కరెంట్ మూలం పైకి ప్రవహిస్తుంది కాబట్టి ఈ 5 ఆంపియర్ల కరెంట్ మూలం కి 8 Ω మరియు ఒక 4 Ω 4 Ω నిరోధకం అనుసంధానంలో ఉంటాయి విద్యుత్ విభజన పద్దతిని ఉపయోగించాలి ఇక్కడ ఇది 8 Ω మరియు ఈ 44 అంటే 8 Ω కాబట్టి లోడ్ నుంచి ప్రవహించే కరెంట్ 2 5 ఆంపియర్లు వస్తుంది విద్యుత్ విభజన పద్ధతిని ఉపయోగిస్తే iL విలువ 8844 5 అంటే 2 5 ఆంపియర్లు అవుతుంది ఇక్కడ 4 Ωల నిరోధాలు సిరీస్లో ఉండడం వల్ల 44 8Ω నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇవి అన్నీ నేను ఇక్కడ వివరించాను నేను మీకు చెప్పినది అంతా ఇక్కడ వ్రాసి ఉంది కాబట్టి మీరు ఈ ఉపన్యాసం లో మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను వ్రాసిన నోట్స్ని పరిశీలించండి నేను సమస్య పరిష్కారం వివరించాను కాబట్టి ఇక్కడ ఉన్న సమీకరణాలు అన్నీ నేను వివరించాను చివరిగా సమాధానం 2 5 ఆంపియర్లు కాబట్టి ఈ ముఖ్యమైన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పద్దతిని మనం నేర్చుకున్నాము ఇప్పుడు మనం థెవినిన్ సిద్దాంతం తెలుసుకుందాము కాబట్టి ఈ భాగంలో మనం రెండు టర్మినల్స్ ఉండి నిరోధకం మరియు మూలాలు కలిగిన సర్క్యూట్ని సులభమైన ఈక్వివలెంట్ సర్క్యూట్గా ఎలా మార్చాలో నేర్చుకుంటాము ఒక ఉదాహరణ మనకు ఒక పెద్ద సర్క్యూట్ ఉంటే అందులో మనం ఒక గుర్తించిన శాఖ యొక్క కరెంట్ విలువని కనుక్కోవాలి మనం కనుక్కోవాల్సిన కరెంట్ శాఖ వేరియబుల్ మరియు మొత్తం సర్క్యూట్ మారకపోతే అప్పుడు మనం మిగిలిన సర్క్యూట్ లో థెవెనిన్ వోల్టేజ్ అని పిలిచే సమానమైన వోల్టేజ్ మరియు థెవెనిన్ నిరోధకం అని పిలిచే సమానమైన నిరోధకంతో మార్చవచ్చు కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణను తీసుకుంటే అంటే ఒక సాధారణమైన ఉదాహరణ మన గృహం యొక్క అవుట్లెట్ టర్మినల్ను తీసుకుంటే వేరియబుల్ లోడ్ను కలిగి ఉన్న వివిధ విద్యుత్ పరికరాలకు అనుసంధానించబడి ఉంటుంది వేరియబుల్ మారిన ప్రతిసారీ మొత్తం సర్క్యూట్ను మళ్లీ విశ్లేషించాల్సి ఉంటుంది అంటే మనం ఒక పెద్ద సర్క్యూట్ని తీసుకుంటే అందులో ఒక నిర్దిష్ట శాఖ R మారుతోంది కాబట్టి మనం ఇప్పటివరకు అధ్యయనం చేసినవి మళ్లీ మొత్తం సర్క్యూట్ను పరిష్కరించాలి కాబట్టి ఇది చాలా గజిబిజి మరియు భారంగా ఉంటుంది మరియు ఇది సమయం తీసుకునే ప్రక్రియ కాబట్టి ఈ సమస్యను నివారించడానికి థెవెనిన్ సిద్ధాంతం మంచి సాంకేతికతను ఇస్తుంది దీని ద్వారా సర్క్యూట్ యొక్క స్థిర భాగాన్ని సమానమైన సర్క్యూట్ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి ఇది థెవెనిన్ సిద్ధాంతం అంటారు ఇది మనకు ఏమి చెబుతుంది ఇక్కడ ఒక రెండు టర్మినల్ గల సర్క్యూట్ ఉంటే వాస్తవ సర్క్యూట్లో ఇతర సర్క్యూట్లు అనుసంధానం చేయడానికి రెండు బిందువులు కలిగి ఉంటుంది ఏదేమైనా మన మౌలిక సర్క్యూట్లో కనిపించే నియంత్రిత మూలాల వేరియబుల్స్ నియంత్రించడంలో పరిమితి ఉంది కాబట్టి ఇక్కడ థెవెనిన్ ప్రారంభంలో మొదటిసారి చూస్తున్న వారు మొదటిసారి చదువుతున్న వారు దీన్ని ఎలా చేయాలో మరియు ఎలా వోల్టేజ్ మరియు నిరోధకం పొందవచ్చనే దానిపై చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఉదాహరణకు ఈ చిత్రం తీసుకుంటే ఇది మనకు లీనియర్ సర్క్యూట్ని చూపిస్తుంది ఈ చిత్రంలో టర్మినల్ యొక్క ఎడమ చేతి వైపు లీనియర్ సర్క్యూట్ ఉంది మరియు ఇది టర్మినల్1 2 ఇది టర్మినల్ 1 మరియు ఇది టర్మినల్ 2 చివరగా ఈ చిత్రంలో లోడ్ ఉంది కనుక లీనియర్ సర్క్యూట్ రెండు టర్మినల్ సర్క్యూట్గా ఇవ్వబడింది దీని థెవెనిన్ ఈక్వివలెంట్ క్రింద ఉంది కాబట్టి దీనిని యం లియోన్ థెవెనిన్ అభివృద్ధి చేశారు అతని జీవిత కాలం 1857 నుండి 1926 వరకు ఉన్నింది మరియు 1883 లో అతను ఒక ఫ్రెంచ్ టెలిగ్రాఫ్ ఇంజనీర్ కాబట్టి 1883 అతను 26 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ భావనను అభివృద్ధి చేశారు కాబట్టి ఇది థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇది టర్మినల్ 1 2 మరియు కొంత లోడ్ ఉంది మరియు ఎడమ వైపున పెద్ద సర్క్యూట్ లీనియర్ 2 టర్మినల్ సర్క్యూట్ ఉంది దీనికి టర్మినల్ 1 మరియు 2 ఉన్నాయి మరియు కొంత లోడ్ అనుసంధానించబడింది మరియు ఇది వేరియబుల్ లోడ్ కావచ్చు అంటే ఈ లోడ్ నిరోధకం విలువలు మారుతూ ఉంటాయి ఇది మారుతున్న ప్రతిసారీ మొత్తం సర్క్యూట్ పరిష్కరించాలి కాబట్టి థెవెనిన్ సిద్ధాంతంలో లోడ్ కాకుండా మిగిలిన సర్క్యూట్ మొత్తం సమానమైన రెండు టర్మినల్ సర్క్యూట్కు తీసుకురాగలిగితే అప్పుడు దానికి మనం లోడ్ నిరోధకం R ద్వారా ప్రవహించే కరెంట్ ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లో మనకు ఒక vThevenin అనే వోల్టేజ్ మూలం మరియు RThevenin ఉంటాయి కాబట్టి ఇది మన vThevenin అనే స్వతంత్ర వోల్టేజ్ మూలం మరియు ఇది RThevenin దీనికి సిరీస్లో లోడ్ను అనుసంధానించాలి లోడ్ నిరోధకం RLను తీసుకోవాలి మరియు vTheveninను ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ voc అని కూడా అంటారు కాబట్టి మనం ఈ vThevenin మరియు RThevenin విలువలను కనుక్కోవాలి ac సర్క్యూట్ ఇచ్చినప్పుడు RThevenin బదులుగా zThevenin తెలుసుకోవాలి ఇందులో ఇంపిడెన్స్ భాగం ఉంటుందని మీరు చూస్తారు మరియు I అనే కరెంట్ రెండింటిలో సమానం కాబట్టి ఇది థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కానీ దీనిని ఎలా కనుక్కోవాలి